మార్ఫోలాజికల్ టైపోలాజీ జెనరలైజేషన్ ఇప్పుడు పదనిర్మాణ వర్గీకరణలో ఎటువంటి సాధారణీకరణలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది సరైన సమయం ఇది ఈ చర్చలో చాలా ముఖ్యమైన భాగం ప్రతి అంశానికి సంబంధించిన సమాచారాన్ని నేను మీకు అందించడం లేదు ఈ అంశాలు చర్చించేందుకు మనకు ఎంత సమయం ఉందో చూద్దాం కానీ తరువాత మనం తప్పకుండా వీటి గురించి చర్చిస్తాము మరియు మీరందరూ కూడా మొరవీసీక్ పుస్తకం ఒకసారి చదవాలని మరియు వాటిలో ఎటువంటి అంశాలు చర్చించారో మీరు పరిశీలిస్తారని నేను కోరుకుంటున్నాను కావున మొదటి సాధారణీకరణ ఏమిటి భాషాశాస్త్రంలో సాధారణీకరణలను మీరు చూసినప్పుడు జెన్ చిహ్నాన్ని ప్రతిసారి మీరు గమనిస్తారు ఆ తరువాత ఒక సంఖ్య ఉంటుంది ఆ సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు అని ఉంటాయి మనం ఎన్ని సాధారణీకరణలు కలిగి ఉన్నాము నన్ను ఒకసారి పరిశీలించనివ్వండి 14 సాధారణీకరణలు క్రోడీకరించబడ్డాయి నేను ఒక దాని తర్వాత ఒకటి వాటి గురించి తెలియజేస్తాను వాటి గురించిన పూర్తి సమాచారం అందిస్తాను సంక్షిప్తంగా నేను మీతో చర్చించనివ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహం ఉన్నా నాకు తెలియజేయండి కావున మొదటి అంశం ఏమిటి మొదటి పదనిర్మాణ వర్గీకరణ సాధారణీకరణ జెన్ వన్ లో ఒకవేళ నేను చెప్పినట్లయితే ఆకర్మక క్రియలు ఒక వాదనను కలిగి ఉంటాయి అప్పుడు సకర్మక క్రియలు వాటి పేషెంట్ వాదనను కలిగి ఉంటాయి నేను చాలా నిదానంగా వీటి గురించి మీకు తెలియజేస్తాను ఎందుకంటే స్లైడ్ లలో కావలసిన సమాచారాన్ని ఇవ్వలేదు మీరందరూ నేను చెప్పే అంశాలను జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆకర్మక క్రియలు మరియు సకర్మక క్రియలు కర్త పేషెంట్ మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకుంటారు నేను చెప్పినట్లుగా భాషా శాస్త్రం గురించి ఎవరైతే గతములో కొన్ని కోర్సులు చేశారో అటువంటి వారికి ఇది చాలా సులభంగా ఉంటుంది ఒకవేళ మీరు భాషా శాస్త్రము కొత్తగా అధ్యయనం చేస్తున్నట్లు అయితే నా సలహా ఏమిటంటే మీరు మరింత జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి నేను ఏమి చేస్తానంటే ఇక్కడ ఏవి అయితే సులభముగా అర్థము చేసుకొంటారో ఆ అంశాలను రాస్తాను ఆకర్మక క్రియలు వర్సెస్ సకర్మక క్రియలు వీటిని ప్రిడికేట్ లేదా క్రియలు అని అంటారు నేను మీరు క్రియ అయిన రన్ ను ఈట్ అనేటువంటి క్రియ తో పోల్చాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంలో రన్ అనేది ఒక ఇంట్రాన్సిటివ్ క్రియ మరియు ఈట్ అనేది ఒక ట్రాన్సిటివ్ క్రియ రన్ ను ఇంట్రాన్సిటివ్ క్రియ అని ఎందుకు పిలుస్తాం ఎందుకంటే దీనికి ఒక వాదన ఉన్నది మీరు చెప్పవచ్చు జాన్ పారిపోయాడని లేదా జాన్ వెళ్ళాడు అని లేదా మీరు చెప్పవచ్చు నేను పరిగెత్తుతూ ఉండేవాడిని అని చెప్పవచ్చు అది మంచిది అందులో ఒకే ఒక వాదన ఉంది నేను పరిగెత్తుతూ ఉన్నాను అని దీనికి ప్రభావితం అయ్యే అంశం మరియు కర్మ అవసరము లేదు కానీ తినడం అనే అంశాన్ని తీసుకున్నట్లయితే నేను తిన్నాను అని మీరు చెప్పలేరు ఏదో ఒకటి తప్పక తిన్నారు అని ఒక అర్థం అందులో ఉంది ఒక ప్రభావితం అయ్యే అంశం లేదా కర్మ లేదా థీమ్ ప్రధానమైనటువంటి వ్యాకరణ అంశంగా ఆబ్జెక్ట్ అవుతుంది కావున ఈ రన్ వర్సెస్ ఈట్ రన్ అనేది ఆకర్మక క్రియ మరియు ఈట్ అనేది సకర్మక క్రియ మొదటి సాధారణీకరణ ఏమి చెబుతున్నది మొదటి సాధారణీకరణ నేను మరలా చదవ బోతున్నాను ఒక భాషలోని ఆకర్మక క్రియలు ఒకే వాదనను కలిగి ఉంటాయి కాబట్టి రన్ అనేటువంటి క్రియలను మనము పరిశీలిస్తాము మరియు ఒకే ఒక వాదన ఏమిటంటే నేను పరిగెత్తాను మరియు నేను ఆహారం తిన్నాను అనేది కాబట్టి ఈ అంశంలో ఒకే ఒక వాదన ఏమిటంటే అప్పుడు నేను పరిగెత్తాను అనునది ఇక్కడ సకర్మక క్రియ కావున సాధారణీకరణ ఏమి చెబుతున్నది అప్పుడు సకర్మక క్రియలు ప్రభావితమయ్యే అంశాలను కలిగి ఉంటుంది నేను ఆహారం తిన్నాను అని చెప్పినప్పుడు నేను అనేది కర్త మరియు ఆహారం అనేది ప్రభావితమైన అంశం గా పరిగణించవచ్చు కాబట్టి దీనిని మొదటి సాధారణీకరణ అంటారు మరియు రెండవ సాధారణీకరణ అంటే ఏమిటి మొదటి దానికి సంబంధించినది రెండవది ట్రాన్సిటివ్ క్రియల ఏజెంట్లను చేర్చడం దాదాపుగా ఉండదు మీరు విలీనం గూర్చి ఆలోచిస్తున్నట్లు ఇది ఏమిటి సకర్మక క్రియ అయితే ఒక ఏజెంట్ ఉండాలి అని భావించబడుతుంది ఉదాహరణకు నన్ను కొన్ని ఉదాహరణలు చెప్పనివ్వండి గాలి వీచడం లేదా లేఖ వ్రాయడం లేఖ వ్రాయడంలో తప్పకుండా కర్త ఉండాలి అలాగే ఎదో ఎగిరింది అంటే గాలి తప్పకుండా ఉండాలి పిల్లలను శిక్షించడం కోసం శిక్ష అనే పదానికి తప్పకుండా శిక్షించే వ్యక్తి ఉండాలి తప్పకుండా ఒక కర్త ఉండాలి ఏ భాషలో అయినా ప్రభావితం అయ్యేటువంటి అంశాన్ని విలీనం చేయవలసి ఉంటుంది ఈ అంశాన్ని మీ ముందు ఇంకా సరళమైన రూపంలో ఉంచాను ఇది సకర్మక క్రియ అయితే కర్త తప్పకుండా ఉండటం జరుగుతుంది కర్త విలీనం ఎక్కువ కాదు సకర్మక క్రియ విషయంలో మీరు కర్త విలీనాన్ని తొలగించలేరు అది అక్కడ తప్పకుండా ఉండాలి ఒకవేళ క్రియ సకర్మక అయితే సాధారణంగా ఇది ఒక రకమైన కర్త ను కలిగి ఉంటుంది కాబట్టి రెండవ సాధారణీకరణ చెప్పింది అదే ఇది సాధారణీకరణ లకు అన్వయించినపుడు ఉత్పన్నాలు మరియు పద రూప బేధాలను మనం తొలగించే లేము నేను అనుబంధాల రకాలను గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు గుర్తు ఉన్నట్లు అయితే అది ఉపసర్గ అయినా ప్రత్యయం అయిన నేను పదరూప మార్పులను మరియు ఉత్పన్నాలు మార్ఫిముల గురించి మాట్లాడాను మీరు మరచిపోయి నట్లయితే మునుపటి ఉపన్యాసాలకు తిరిగి వెళ్లి మరొకసారి వినండి పదరూప భేదం అయినపుడు పదం యొక్క వ్యాకరణ వర్గం సాధారణంగా మారదు నేను పిల్లవాడిని పిల్లలు లేదా చెట్టును చెట్లు అని చెప్పినట్లుగా ఉంటుంది చెట్ల విషయములో s మార్కర్ లేదా s మార్ఫిమ్ పదరూప మార్ఫిమ్ ఇది వ్యాకరణ పరంగా ఎటువంటి మార్పును తీసుకు రాదు చెట్టు కూడా ఒక నామవాచకం చెట్లు కూడా నామవాచకం కానీ వేరే మార్ఫిమ్ విషయంలో ఉదాహరణకు డేస్ట్రోయ్ అనేది క్రియ మరియు డేస్ట్రక్షన్ అనేది నామవాచకం వ్యాకరణపరంగా అందులో మార్పు సంభవించింది ఈ మార్పు వ్యాకరణం లోని మార్ఫిమ్ అయినా క్రియతో సంబంధం కలిగి ఉంది కావున ion మార్ఫిమ్ ఉత్పన్న మార్ఫిమ్ కాబట్టి ఇప్పుడు మూడవ సాధారణీకరణ పద నిష్పత్తి రూపా వివరణ గురించి మాట్లాడుతుంది ప్రధానంగా గ్రీన్ బెర్గ్ సంబంధించింది ఇక్కడ సాధారణీకరణ ఏమిటంటే ఒక భాషకు ప్రతిబింబం ఉంటే దానికి ఎల్లప్పుడూ ఉత్పన్నం ఉంటుంది మీ భాషలో మీరు కనుగొనగలిగితే లేదా అనుబంధాలు వాటి మీరు తప్పకుండా ఉత్పన్నాల అనుబంధాలను కూడా కనుగొనగలగుతారు నా సలహా ఏమిటంటే మీ స్వంత భాషలో ఈ సాధారణీకరణ యొక్క ప్రామాణికతను ఎందుకు తనిఖీ చేయకూడదు ఇది నిజమో కాదో మీ భాషలో తెలుసుకోండి ఇది ఒక పెద్ద నమూనా పరిమాణం యొక్క విశ్లేషణ నుండి తీసుకోబడిన సాధారణీకరణ అని పరిగణలోకి తీసుకుంటే అది మీ భాష కూడా నిజం అవుతుంది కానీ అది నిజం అని అర్థం కాదు మీరు ఎల్లప్పుడూ మీ భాష గూర్చి ఆలోచిస్తూ అన్ని సాధారణీకరణ గురించి ఆలోచించాలి మరియు కనుగొనాలి కానీ సాధారణీకరణలు మీ భాషలో పని చేస్తాయో లేదో తెలుసుకోవాలి కానీ నేను మూడవ సాధారణీకరణ ఎలా పని చేస్తుందో స్పష్టం చేయగలిగాను అని ఆశిస్తున్నాను నాలుగవ అంశం పద ఉత్పత్తి మరియు పదం నిష్పత్తి కి సంబంధించినది నాలుగవ సాధారణీకరణ చదువుదాం అది ఏమి తెలియజేస్తోందో తెలుసుకుందాం పద ఉత్పత్తి మరియు పద నిష్పత్తి లకు అనుబంధాలకు సంయుక్తంగా ఆనవాలు ఉండవని ఇది పేర్కొంది దాని అర్థం ఏమిటంటే మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఒక పదం మీకు తెలియజేస్తాను ఇక్కడ రెండు మార్ఫిమ్ లు ఉన్నాయి ఒకటి er ఆర్ మరియు ఒకటి s దీనికి కొంచెం చర్చ అవసరం కావున ఇది పద ఉత్పత్తి మార్ఫిమ్ మరియు సాధారణంగా పద నిష్పత్తి మార్గంగా మనం చూస్తాం కాబట్టి ఇది ఏమి తెలియజేస్తుంది ఒకవేళ అ సాధారణీకరణ పని చేసినట్లైతే పద ఉత్పత్తి పద నిష్పత్తి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని ఇది తెలియజేస్తుంది కావున వీటి అర్థం ఏమిటి దీని అర్థం ఏమిటంటే ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి పదాలు వాటి వైవిధ్యం మిగతా భాషలో మనకు కనపడదు ఒక పదములో ఒ ప్రధానమైనటువంటి భాగము అలాగే ఓకే పద ఉత్పత్తి అనుబంధము కానీ వాటిని బహువచనంలో చూసినప్పుడు చాలా మార్పులు గమనిస్తాం కానీ అప్పుడు కాబట్టి అనుబంధాలని చూసినప్పుడు నామినలైజర్ జరిగినటువంటి er మరియు s ఇది కొంత గందరగోళంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి మనం నాలుగవ సాధారణీకరణ గురించి మాట్లాడుకుంటున్నాం నాలుగవ సాధారణీకరణ గురించి ముందుగా చదివిన తర్వాత మనం చర్చిద్దాం ఉత్పన్నాలు పద నిష్పత్తి కలిసి సంచిత ఆనవాలును కలిగి ఉండవు అనేది నాలుగవ సాధారణీకరణ దాని అర్థం ఏమిటంటే ఒక మార్ఫిమ్ ను ఉత్పన్నాలు లక్షణాలు పద నిష్పత్తి లక్షణాలు కలిగి ఉంటుందో అటువంటి వాటిని ఒకే చోట ఉంచడం జరగదు ఇంగ్లీష్ లో ఒక ఉదాహరణ తీసుకుందాం అనేది ఇంగ్లీష్ లో ఉత్పన్న మార్ఫిమ్ ఎందుకంటే ఇది భాషాభాగమును మారుస్తుంది మీరు టీచర్ అనే చెప్పినప్పుడు అనేది ఉత్పన్న అనుబంధం మరియు క్రియ అయిన నుండి అనేటువంటి నామవాచకము గా మార్చినది కావున క్రియ నుండి నామవాచకంగా మారినది పద ఉత్పన్న అనుబంధం అయినటువంటి ద్వారా మార్పు జరిగినది మరొక అంశం మనం న కలిగి ఉన్నాము ఇది బహు వచనాన్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తాము కానీ బహువచనంలో కూడా ఎటువంటి మార్పు జరగదు కాబట్టి పుస్తకము పుస్తకములు పుస్తకము నామవాచకము పుస్తకములు నామవాచకము వ్యాకరణ పరంగా ఎటువంటి మార్పులు జరగలేదు అయినప్పటికీ లాటిన్ భాషలో లూట్ అనేది ఒక మార్ఫిమ్ ఇది డీ వెర్బల్ నామినలైజర్ ధర్మమును మరియు బహువచన నామినాలైజేషన్ కలిగి ఉంటుంది కావున మనం ప్రధానంగా గమనించవలసిన అంశం ఏమిటంటే ప్రపంచంలోని ఏ భాషలో కూడా ఈ రెండు అంశాలు ఒకేసారి సంభవించడం జరగదు దాని అర్థం ఏమిటంటే ఒక ప్రత్యేకమైన మార్ఫిమ్ ఉత్పన్న మరియు పద నిష్పత్తిని కలిగినటువంటి వి దాదాపుగా ఏ భాషలోనూ కనపడవు ఒక విభాగంలో మార్పును చేస్తున్నట్లయితే దానిని ఉత్పన్నములు అంటారు లేదా వ్యాకరణ విభాగంలో అదే అంశాన్ని కొనసాగించినట్లయితే వాటిని పద నిష్పత్తి అందురు మీరు మిగతా భాషల లో ఎక్కడా కూడా వీటిని కనుగొనలేరు టీచర్ లోని మార్ఫిమ్ ఉత్పన్నములు మరియు బహువచనంలో అనేది ఇందులో పనిచేయడం లేదు ఒకవేళ పద ఉత్పన్నములు చిహ్నముగా ఉన్నట్లయితే అది ఉత్పన్నములు గానే ఉంటుంది ఒకవేళ పద నిష్పత్తి చిహ్నముగా ఉంటే అది పద నిష్పత్తి గానే ఉంటుంది కానీ టీచర్ అనే పద నిర్మాణం లో రెండు చిహ్నములు ఉన్నాయి ఒకటి మరొకటి ఈ ఆర్ అనేది స్వతంత్ర పద ఉత్పన్నము ఎస్ అనేది స్వతంత్ర ఉత్పన్నము కానీ కొన్ని పదములు ఏ భాషలోనైనా ఈ రెండు లక్షణాలు కలిగి ఉండటం అనేది మనం మాట్లాడుతున్న అంశాలకు విరుద్ధంగా ఉంటుంది ఇదియే నాలుగవ సాధారణీకరణ చెబుతున్నది ఐదవ సాధారణీకరణ గురించి మరి ఏమిటి ఐదవ సాధారణీకరణ వ్యక్తి మరియు సంఖ్య మధ్య ఉన్నటువంటి అంతరం గురించి వ్యక్తి మరియు సంఖ్యల మధ్య ఉన్నటువంటి తేడాలు సెపెరేటివ్ గా కాకుండా క్యూములేటివ్ గా తీసుకోవడం జరుగుతుంది మీకు గుర్తు ఉన్నట్లయితే మనము క్యూములేటివ్ మరియు సెపెరేటివ్ రకాల అంశాల గురించి మాట్లాడడం జరిగింది లాటిన్ భాషలో క్యూములేటివ్ అనుబంధాలు ఉంటాయి దాని అర్థం ఏమిటంటే ఒక పదమునకు చాలా రకముల లక్షణములు ఉంటాయి సపరేటిస్ట్ అంటే ఏమిటంటే చాలా రకముల మార్ఫిమ్ లు ఉంటాయి అన్ని మార్ఫిమ్ లు వివిధ రకముల విధులను కలిగి ఉంటాయి కాబట్టి టర్కిష్ భాషను తీసుకున్నట్లయితే టర్కిష్ భాషలోని కొన్ని ఉదాహరణలు నేను మీకు చెప్పాను అని అనుకుంటున్నాను ఇంతకు ముందు చెప్పిన పాఠ్యాంశాల లోనికి వెళ్లండి గతంలోని రికార్డింగ్ లు చూడండి మీరు సులభంగా తెలుసుకుంటారు టర్కీ భాషలో ప్రత్యేకంగా ఉన్నటువంటి బహువచన అనుబంధాలను కలిగి ఉన్నాము కానీ లాటిన్ భాషలో సంచిత సంఖ్యను కలిగి ఉన్నాము ఆ సంచిత సంఖ్యకు ఒక్క మార్ఫిమ్ విధిని మాత్రమే ఆపాదించడం జరిగింది కాబట్టి ఒకే మార్ఫిమ్ చాలా రకాల విధులను ప్రోగు చేయడం జరిగింది కాబట్టి సంచిత మరియు వేర్పాటువాద నిర్వచనాల ఆధారంగా ఐదవ సాధారణీకరణ ఏమి తెలియజేస్తుంది అంటే వ్యక్తి మరియు సంఖ్య వేర్వేరుగా కాకుండా వాటిని సంచితముగా తీసుకోవడం జరుగుతుంది ఒక మార్ఫిమ్ మీద ఒక వ్యక్తి లక్షణము సంఖ్యల లక్షణము రెండు కలిపి ఉండడం చూస్తాం వీటిని చాలా అరుదుగా చూస్తాము అలాగని ఇటువంటి లక్షణాలు భాషలో లేవు అని చెప్పలేము కానీ చాలా సందర్భాలలో ఇలా జరుగుతుంది నేను మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను ఎందుకంటే దానికి సంబంధించిన ఎటువంటి సమాచారం మన దగ్గర లేదు సంచితం గూర్చి ఇప్పుడు మనం రాద్దాం లాటిన్ వర్సెస్ గ్రీక్ భాష మనం గుర్తించుకుంటే లాటిన్ సంచితం మరియు గ్రీక్ వేర్పాటువాదం లక్షణాలు కలిగి ఉన్నది నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను అంబుల బామ్ అది లాటిన్ భాష పదం మరియు గ్రీకు భాషా పదం గురించి రాద్దాం giti ti మరియు m giti ti మరియు m ఇందులో ఏమి జరుగుతుంది ఇది భూత కాలాన్ని తెలియజేస్తుంది రెండు భాషల్లోనూ భూత కాలాన్ని వేర్పాటువాద అనుబంధాలు తెలియజేస్తాయి అది ఒకవేళ కాలానికి సంబంధించినది అయితే ఆ అనుబంధం వేర్పాటువాదాన్ని తెలియజేస్తుంది కానీ ఆ అంశము సంఖ్య లింగము మరియు వ్యక్తి గురించి అయితే అన్ని అంశాలు కలిసి ఉంటాయి దాని అర్థం ఏమిటంటే కాలము సంచిత అనుబంధాలను కలిగి ఉండదు కానీ వ్యక్తి సంఖ్య మరియు లింగము సంచిత అనుబంధాలను కలిగి ఉంటుంది కావున వ్యక్తి సంఖ్య సంచిత అనుబంధాలను కలిగి ఉంటుంది కాలాన్ని తెలియజేయడంలో వేర్పాటువాద అనుబంధాలను కలిగి ఉంటుంది ఈ అంశాన్ని మీరు బాగా గుర్తించుకోవాలి కాలం అనేది ప్రత్యేక విభాగము మరియు కొన్ని సందర్భాలలో లింగం అనేది కూడా ప్రత్యేక విభాగము తరువాత ఆరవ సాధారణీకరణ సమకాలీకరణ సులభమైన భాషలో చెప్పాలంటే సమకాలీకరణ అంటే వ్యత్యాసం వైవిద్యం ఒక భాగంలో వ్యత్యాసం లేకపోయినట్లయితే అటువంటి సందర్భంలో అక్కడ సమకాలీకరణ లేదు అని చెప్పవచ్చు లింగ సమకాలీకరణ అనే అంశం ఇక్కడ లేదు అని చెప్పవచ్చు ఒక ప్రత్యేక భాషలో ఏక వచనంలో కూడా వైవిధ్యాలు ఉన్నాయి అని మనం తెలియజేయవచ్చు ఏక వచనంలో లింగ బేధాలను మనం చూస్తాం కానీ బహువచనంలో లింగభేదాలు కనపడవు దాని అర్థం ఏమిటంటే లింగ సమకాలీకరణ అందులో జరుగుతుందని మనకు తెలుస్తుంది జర్మనీ భాష లోని సమాచారాన్ని మీరు దగ్గరగా పరిశీలిస్తే ఆ పుస్తకాన్ని తిరిగి పరిశీలించండి నేను అనుకుంటున్నాను ఆ అంశాలను గత ఉపన్యాసాలలో చర్చించాను కానీ వాటిని మరలా తిరిగి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను కాబట్టి సమకాలీకరణ సంబంధం గురించి మాట్లాడుతూ ఏక వచనంలో తేడాలు ఉంటాయి లింగమును వేరుచేయడం జరుగుతుంది బహువచనంలో ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి ఇదేం తెలియజేస్తుంది ఏకవచనము లో కంటే బహువచనంలో లింగ సమకాలీకరణ చాలా తరచుగా జరుగుతుంది దాని అర్థం నామవాచకం ఏకవచనము ఉన్నప్పుడు లింగం స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది స్త్రీ లింగం పురుష లింగం మధ్య బేధాలు ఉన్నాయి కానీ బహువచనం విషయంలో స్పష్టమైన లింగ చిహ్నములు మీరు చూడలేరు అందువలన అక్కడ సమకాలీకరణ అందుబాటులో ఉన్నది లింగ వైవిధ్యం ఫిన్నిష్ భాషలలో లాంటి విషయంలో ఫిన్నిష్ భాషలో లింగ వైవిద్యం కనపడదు ఇది సమకాలీకరణ నిర్వచనాన్ని అందుకోలేదు ఎందుకంటే ఆ భాషలు లింగ వైవిధ్యం లేదు కాబట్టి కానీ మనం హిందీ భాషను తీసుకున్నట్లయితే లింగ వైవిధ్యాన్ని చాలా స్పష్టంగా చూడగలం మరియు దక్షిణ ఆసియ భాషలన్నింటిలోనూ హిందీ లాంటి భాషలలోనూ లింగ సమకాలీకరణ చాలా సులభంగా గమనించగలం ఆ అంశం కొరకు నేను ఒడియా భాష గురించి కూడా మాట్లాడగలను ఎందుకంటే ఆ భాషలో కూడా లింగ వైవిధ్యం లేదు కానీ హిందీ విషయంలో చాలా సందర్భాలలో ఏకవచనములు లింగ పరంగా సున్నితత్వం ను కలిగి ఉంటాయి బహువచనము లు ఏక వచనం తో పోలిస్తే అంత సున్నితత్వం కలిగి ఉండవు అక్కడ మీరు స్పష్టంగా లింగ సమకాలీకరణ గమనిస్తారు కానీ ఫిన్నిష్ భాషల లాంటి విషయంలో ఎక్కడ అయితే లింగ వైవిద్యం వ్యాకరణం లో లింగ తేడా ఉండదో అందులో సమకాలీకరణ మనకు కనపడదు సులభమైన మాటలలో చెప్పాలంటే కొన్ని అర్థాలను చెప్పడంలో సమకాలీకరణ అసమానతలు కలిగి ఉంటుంది మీరు గుర్తించుకోండి ఇది అసమానతలు కలిగి ఉంటుంది మరికొన్ని సందర్భాలలో భిన్నంగా ప్రవర్తిస్తోంది ఇంకొన్ని సందర్భాలలో వేరుగా ప్రవర్తిస్తుంది ఈ అసమానత ఈ తేడాలు లింగమునకు సంబంధించిన సాధారణీకరణం మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది మీరు గుర్తించుకోండి నామవాచకం ఏకవచనం అయినప్పుడు లింగం గురించి స్పష్టంగా తెలియజేయబడుతుంది ఒకవేళ నామవాచకం బహువచనం అయినప్పుడు దాదాపు చాలా సందర్భాలలో వాటి గురించి ఏక వచనం చెప్పినట్లుగా బహువచనంలో చెప్పడం జరగదు బహువచనములో లింగ సమీకరణ సమకాలీకరణ వేరువేరు భాషలలో తరుచుగా ఉంటుంది అనేది ఆరవ సాధారణీకరణ ఇది మనం చూడలేదు అని చెప్పలేము కానీ ఏకవచనంలో తరచుగా సంభవిస్తుందని చెప్పగలరు కావున ఈ అంశాలు ఆరవ సాధారణీకరణ కు సంబంధించినవి లేదంటే ఇలా చెప్పవచ్చు ఇది ఆరవ సాధారణీకరణ ఏడవ సాధారణీకరణ కూడా సమకాలీకరణకు సంబంధించినది ఈ సమకాలీకరణ విభక్తి సమకాలీకరణ కు సంబంధించినది ఆరవ సాధారణీకరణ లింగ సాధారణీకరణ కి సంబంధించింది ఏడవ సాధారణీకరణ లింగం గూర్చి రెండు లేదా ఆరవ ఏడవ సాధారణీకరణ విభక్తి సమకాలీకరణ గూర్చి పరిశీలిస్తుంది కాబట్టి ఇందులో కొన్ని తేడాలు విభక్తి సమకాలీకరణ లో ఉన్నాయి వివిధ భాషలను గమనించినప్పుడు సమకాలీకరణ ప్రధానంగా రెండు ముఖ్యమైన విభక్తి లలో జరుగుతుంది కాబట్టి ఆ రెండూ ముఖ్యమైన విభక్తులు ఏమిటి అవి ప్రథమా విభక్తి మరియు ద్వితీయా విభక్తిలో సమకాలీకరణ జరుగుతున్నది కావున ఏడవ సాధారణీకరణ విభక్తుల సమకాలీకరణ గూర్చి మరీ ముఖ్యంగా తరచుగా రెండు ముఖ్యమైనవి విభక్తుల గూర్చి మరి ముఖ్యముగా రెండు విభక్తుల మధ్య ఉన్నటువంటి అంశాలను అధ్యయనం చేస్తుంది కావున ఇక రెండు ముఖ్యమైన విభక్తులు ఏమిటి మొదటిది ప్రథమా విభక్తి మరి ఒకటి ద్వితీయా విభక్తి ఈ రెండూ కూడా ఇప్పటిదాకా చర్చించిన మొదటి ఏడు సాధారణీకరణ లతో అనుబంధాన్ని కలిగి ఉంటాయి ఇప్పటిదాకా చర్చించిన అంశాలను నన్ను గుర్తు తెచ్చుకో నివ్వండి అలాగే ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారు తెలుసుకుందాం ఇంకా చాలా ఉన్నాయి ఇంకా 7 సాధారణీకరణలు ఉన్నాయి వాటిని తర్వాత ఉపన్యాసంలో చర్చిద్దాం కానీ ఇప్పటిదాకా నేర్చుకున్న అంశాలను మరలా ఒకసారి తెలుసుకుందాం మొదటగా అనుబంధాల వర్గీకరణ గురించి మనం చర్చించాం ఈ అనుబంధాల వర్గీకరణలో మూడు విధాల అనుబంధాల వర్గీకరణ మరియు రకాలు ఉద్భవించాయి మొదటి నమూనాలో మూల పదానికి అనుబంధాన్ని చేర్చడం ద్వారా ఉపసర్గ ఏర్పడుతుంది రెండవ నమూనాలు మూల పదానికి చివర పదం చేర్చడం ద్వారా ఉత్తర పదం ఏర్పడుతుంది మూడవ నమూనాలు వివిధ రకాల అనుబంధాలను తీసుకుంటారు ఈ పదాల మధ్యలో పదాలను కూర్చడం మూడో రకము నమూనాలను మనం గమనిస్తాం ఇందులో మొదటి రకం ఇన్ ఫిక్సింగ్ ఇన్ ఫిక్సింగ్ లో ఏం జరుగుతుంది మీరు ఒక పదాన్ని రెండు భాగాలుగా విభజిస్తారు మరియు రెండు భాగాల మధ్యలో అనుబంధాలను చేర్చుతారు రెండవ అంశం సర్కమ్ ఫిక్సింగ్ సర్కమ్ ఫిక్సింగ్ లో మార్ఫిమ్ లేదా అనుబంధం అనేవి రెండు భాగాలుగా చేయబడుతాయి ఒక భాగం మూల పదానికి ముందు మరియొక భాగం మూలపదం తర్వాత ఉపయోగించబడతాయి అదియే సర్కం ఫిక్సింగ్ ఆ తర్వాత మూడవ అంశం ఇన్ట్రా ఫిక్సింగ్ ఏ విధిని అవి అన్నీ నిర్వహిస్తున్నాయి అవన్నీ కూడా ఇంటర్ లాకింగ్ విధిని నిర్వహిస్తున్నాయి మనము మధ్యస్థ మద్యంతర అనుబంధాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అనుబంధాల మూల పదాలు రెండు విభాగాలుగా విడిపోవడం చూస్తాం ఇటువంటి వాటికి హిబ్రూ భాష ఒక ఉదాహరణ కావున అటువంటి పరిస్థితులలో ఏం జరుగుతుంది మూల పదాన్ని విడదీసినప్పుడు మీరు అచ్చులను వదిలి వేస్తున్నారు మనం పదనిర్మాణ వర్గీకరణ శాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రపంచంలోని భాషలను బాగా అర్థం చేసుకోవడానికి ఈ అంశాలను మీరు గుర్తించుకోవాలి మరియు అటువంటి పరిస్థితులలో మీకు తెలిసిన భాషల గురించి ఆలోచించండి మీకు బాగా పరిచయం ఉన్న భాషల గురించి తెలుసుకోండి మీరు మాట్లాడే భాష గురించి తెలుసుకోండి ఎటువంటి మాండలికాన్ని మీరు వాడుతున్నారు కూడా తెలుసుకోండి ఈ కథకు మరొక కోణాన్ని చూసినట్లయితే చర్చలో పద వర్గీకరణకు ముందు తర్వాత కూడా ఈ వర్గీకరణ అంశాలు ఉంటాయి కొన్ని భాషలకు ఉపసర్గలు మాత్రమే అనుబంధాలుగా ఉంటాయి మరికొన్ని భాషలలోను అనుబంధాలు మాత్రమే ఉంటాయి మరి కొన్ని భాషలు రెండిటినీ తీసుకుంటాయి అటువంటి సందర్భంలో మూడు రకాల పద వర్గీకరణలు ఉద్భవిస్తాయి అనుబంధం విభాగంలో స్పష్టంగా కనపడుట మరియు అటువంటి అనుబంధాన్ని చేర్చకపోతే ఇటువంటి అంశాలను కలిగి ఉన్నాం అనుబంధాలు స్పష్టంగా ఉపయోగించినపుడు వాటిని అనుబంధాలుగా పిలుస్తాం అలాగే అనుబంధాలను ఎక్కువగా ఉపయోగించక పైన వాటి ప్రభావం ఎక్కువగా ఉండకపోయినా అటువంటి వాటిని జీరో ఆ ఫిక్స్లు అంటారు కావున మొదటి ఉదాహరణ మాండరిన్ భాషను తీసుకుందాం ఇందులో లో బహు వచనాలు అన్ని ఒకప్పుడు జీరో అఫిక్సడ్ మరియు లాటిన్ ఇంగ్లీషులోని పదాలు ఓవర్ట్ అఫిక్లు మనకు ఇంగ్లీషులో కూడా జీరో అఫిక్లు కనపడతాయి ఇవన్నీ కూడా అనుబంధాలు అనుబంధాల రకాలు ఇప్పటివరకు చర్చించిన అంశాల గురించి తెలియజేస్తుంది వీటితో పాటుగా ఇప్పటిదాకా ఏడు సాధారణీకరణ గురించి మనం గుర్తించి చర్చించాము మొదటి సాధారణీకరణ అకర్మక సకర్మక క్రియలకు సంబంధించింది ఒకవేళ భాషలో అకర్మక భాగము ఒక వాదన ను తీసుకుంటే అప్పుడు ఆకర్మ క్రియ అనుబంధ అంశాలను లేదా థీమ్ ను లేదా కర్మను తీసుకుంటుంది మరియు సకర్మక క్రియలు కర్తను అందులో చేర్చలేరు ఎందుకంటే సకర్మక క్రియలో ముందుగానే కర్త ఉంటుంది అందువల్ల మరియొక కర్తను మీరు చేర్చలేరు కావున రెండవ సాధారణీకరణ ఏమి తెలియజేస్తుంది అంటే అటువంటి అంశాలు దాదాపుగా ఉండవు తరువాత మూడవ సాధారణీకరణ చాలా సులభమైనది ఒక పదం పద నిష్పత్తి మార్ఫిమ్ కలిగి ఉంటే అది ఉత్పన్నం కూడా కలిగి ఉంటుంది నాలుగవ సాధారణీకరణ ఏ భాషలోనూ ఇవి మనకు కనపడవు ఎందుకంటే పద నిష్పత్తి మరియు ఉత్పన్నాలు సంకుచితంగా కలిసి ఉండడం వాస్తవానికి పద నిష్పత్తి లేదా ఉత్పన్నం గా ఉంటాయి ఒకవేళ ఈ రెండు లక్షణాలు కలిగి ఉంటే అటువంటి పదాలు క్రియ అయినటువంటి మాట్లాడటం తో కలిసి ఉండవు ఆ తర్వాత వ్యక్తి మరియు సంఖ్య ఇవి సంచితంగా ఒకటి గా ఉంటాయి వేరు గా ఉండవు ఇంకొక రకంగా చెప్పాలంటే కాలాన్ని తెలియజేస్తున్న ప్పుడు వేర్పాటువాద మార్ఫిమ్ లు ఉంటాయి అంతేకానీ సంచితముగా కలిగి ఉండవు అని గుర్తుంచుకోండి మరియు ఆ తరువాత రెండు రకాల సమకాలీకరణల గురించి మాట్లాడుకున్నాం మొదటి సమకాలీకరణ లింగమునకు సంబంధించినది రెండవ సమకాలీకరణ విభక్తి కి సంబంధించినది లింగ సమకాలీకరణ గూర్చి మాట్లాడుతున్నప్పుడు ఏక వచనం లో కంటే బహువచనంలో లింగ సమకాలీకరణ తరచుగా సంభవిస్తుంది మీరు బహువచనలలో బహు వచన చిహ్నంలను ఎక్కువగా చూడరు విభక్తి సమకాలీకరణ లో ఇందులో ప్రధానంగా రెండు ప్రధానమైన విభక్తులు ఉన్నాయి ప్రథమ విభక్తి ద్వితీయా విభక్తి కావున ఇవి మన రిఫరెన్స్ పుస్తకం ద్వారా ఇప్పటిదాకా గుర్తించిన కొన్ని పదనిర్మాణ వర్గీకరణ సాధారణ అంశాలు ఇవి ఇంకా చాలా ఉన్నాయి మిగతా ఏడు సాధారణీకరణలు గురించి నేను తర్వాత ఉపన్యాసంలో మాట్లాడతాను అప్పటిదాకా నా సలహా ఏమిటంటే మీరు మాట్లాడే భాషలలో ఎటువంటి అనుబంధాలు పనిచేస్తున్నాయో మరియు ఎటువంటి పద వర్గీకరణ జరుగుతుందో గుర్తించాలని కోరుకుంటున్నాను